కాబట్టి మనం మళ్ళీ తిరిగి వచ్చాము కాబట్టి తదుపరి సమాంతర RLC సర్క్యూట్ ని చూద్దాము ప్రతి దాన్ని కవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను చూడండి ఇది మీకు బాగా సహాయపడుతుంది మరియు నా ఉద్దేశ్యం ఏమిటంటే విషయాలు చాలా సులభమైనవి మరియు వేర్వేరు పుస్తకాల నుండి తీసుకోబడినవి పుస్తకాలు ఇవ్వబడ్డాయి అన్ని పుస్తకాల జాబితా ఇవ్వబడింది అంటే అది నా తరగతి గమనికలలో ఉంది కాబట్టి మీకు అవగాహన ఇవ్వడం కోసం నేను నా స్వంతంగా కూడా ప్రయత్నించాను కాబట్టి మీరు ఏదైనా మంచి పుస్తకాన్ని అనుసరించాలి నేను మీ విషయంలో ప్రస్తావించిన పుస్తకాలు ఆ 45 పుస్తకాలను బాగా చూడండి సరైనది ఈ పుస్తకాలన్నీ మీ గ్రంధాలయములో అందుబాటులో ఉంటాయి ఈ పుస్తకాలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి అవునా ఇది ఒక సమాంతర సర్క్యూట్ RLC సర్క్యూట్ వోల్టేజ్ సోర్స్ V ఇవ్వబడుతుంది R L మరియు C ఈ విషయాలన్నీ సమాంతరంగా ఉంటాయి కాబట్టి ఈ R ద్వారా ప్రవహించే కరెంట్ IR L ద్వారా ప్రవహించే కరెంట్ IL మరియు C ద్వారా ప్రవహించే కరెంట్ IC కాబట్టి మనం చేయవలసింది అది సమాంతర సర్క్యూట్ కాబట్టి మనం IR IL IC మరియు I చూద్దాం ఇక్కడ KCL వర్తిస్తే ఈ మొత్తం కరెంట్ I IR IL IC కాబట్టి IR మనం ఈ V కోణం 0 o తీసుకుంటున్నాము ఇది సూచన వోల్టేజ్ ఇవ్వబడుతుంది కాబట్టి సమాంతర సర్క్యూట్ కాబట్టి V కోణం 0jXL VR కోణం 0 ఇది IR IL V కోణం 0 jXL ఇది ఇవ్వబడుతుంది ఇది ఈ విషయం కాబట్టి ఇది వాస్తవానికి jXL XL L ω దీనిని మనం XL Lω అని పిలుస్తాము కాబట్టి ఇది మనం తీసుకునే jXL మేము అదేవిధంగా jXL ను తీసుకుంటాము కెపాసిటర్ కోసం వాస్తవానికి మనం jXC తీసుకుంటాము మరియు XC 1 ω C ఈ విధంగా మనం తీసుకుంటాము 1 j ω C ఇది ఈ విషయం అవుతుంది లవం మరియు హారం గుణించినట్లయితే అది jj 2 j 2 1 అవుతుంది కాబట్టి ω C j ω C కాబట్టి అందుకే మనం jXC అని వ్రాస్తాము మరియు XC 1 ω C కాబట్టి అంటే ఇది ఒకటి అంటే V కోణం 0 jXL V కోణం 0 XL 900 కాబట్టి V XL కోణం 900 స్వచ్ఛమైన ప్రేరక సర్క్యూట్లో కరెంట్ వెనుకబడింది అని మనం చూసాము అదే విధంగా కెపాసిటర్ కోసం కరెంట్ వోల్టేజ్ కంటే ముందుంది V కోణం 0 jXC కాబట్టి ఇది V కోణం 0 XC కోణం 90 oఎందుకంటే j j యొక్క కోణం 90 o ఇక్కడ j కారణంగా ఇది 90 o కాబట్టి ఇది VXC 90 o అవుతుంది కాబట్టిIIR IL IC కాబట్టి IR IR కోణం 0 ఎందుకంటే రెసిస్టివ్ సర్క్యూట్ ఇది సర్క్యూట్ మరియు దీనిని మనం V R కోణం 0 అని పిలుస్తాము కాబట్టి IR IRకోణం 0 అంటే IR V R IL IL కోణం 90 o ఈ IL ఏమీ కాదు కానీ V XL ఇది మాగ్నిట్యూడ్ అదేవిధంగాIC IC కోణం 90 o IC ఏమీ కాదు కానీ VXC కాబట్టి ఇప్పుడు కూడితే మొత్తం కరెంట్ I IR కోణం 0 IL కోణం 90 o IC కోణం 90 o కాబట్టి దీని మాగ్నిట్యూడ్ √iR2 2 మరియు కోణం tan 1iL iC i R ఇది ఇప్పుడు అర్థమయ్యేలా ఉంది ఇది కరెంట్ I యొక్క కోణం θ మరియు θ tan 1 iL iC iR గా రాయొచ్చు θ ప్రతికూలంగా ఉంటే ఫలితంగా వచ్చిన కరెంట్ సరఫరా వోల్టేజ్ కంటే వెనుకబడింది θ సానుకూలంగా ఉంటే కరెంట్ సరఫరా వోల్టేజ్ను చేరుకుంటుంది కాబట్టి సాధారణంగా ఇది సర్క్యూట్ కాబట్టి ఇక్కడ సాధారణంగా Z1 Z2 Z3 ఉంటే అనుకుందాం కాబట్టి ఇది స్వచ్ఛమైన R కాదు ఇది కొంత ఇంపెడెన్స్ కొంత ఇంపెడెన్స్ కొంత Z1 Z2 Z3 కాబట్టిI1 VZ1 సమాంతర సర్క్యూట్ Y1V I 1 గా ఉంటుంది I2 VZ2 గా ఉంటుంది ఇది Y2 V మరియు I3 V Z3 గా ఉంటుంది ఇది Y3 V కాబట్టి I I1 I 2 I 3 కాబట్టి ఇది VZ1 VZ2 VZ3 కాబట్టి IY1 Y2 Y3 V లేదా I YV లేదా Y ఇంపెడెన్స్ యొక్క విలోమం దీనిని అడ్మిటెన్స్ అని పిలుస్తారు దీనిని ఇప్పుడు మనం చూశాము కాబట్టి అడ్మిటెన్స్ విషయంలో సమాంతర శాఖలు కూడిక చేయబడుతుంది ఇంపెడెన్స్ విషయంలో సిరీస్ శాఖలు కూడిక చేయబడతాయి మరియు అడ్మిటెన్స్ విషయంలో సమాంతర శాఖలు కూడిక చేయబడుతుంది కాబట్టి సమాంతర సమానమైన సర్క్యూట్ లో ఇది సాధారణ విషయం ఇది సాధారణ ఉదాహరణ ఇప్పుడు తదుపరిది సిరీస్ ఇంపెడెన్స్ కు సమాంతర సమాన సర్క్యూట్ ని చూద్దాము ఉదాహరణకు ఇది సిరీస్ ఇంపెడెన్స్ Rs మరియు XS మరియు ఇది సరఫరా వోల్టేజ్ V ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే సమానమైన Rp మరియు XP కావాలని మనం కోరుకుంటున్నాము ఈ రెండు సర్క్యూట్లు ఒకదానికొకటి సమానం అంటే YS YP అంటే సిరీస్ అడ్మిటెన్స్ సమాంతర అడ్మిటెన్స్ మరియు ఈ శాఖ Rp మరియు XP Rs మరియు XS పరంగా మనం Rp మరియు XP లను కనుగొనాలి ఇది ఇక్కడ సిరీస్ ఇంపెడెన్స్ యొక్క సమాంతర సమానమైనదిగా మనం పిలుస్తాము కాబట్టి ఇది సిరీస్ మనకు కావలసినది సమాంతర సమానం కాబట్టి ఈ సందర్భంలో Y 1 Z కాబట్టి 1Z అంటే C 1 Rs jXS అంటే ఇది మేము YS అని నిర్వచించాము మరియు ఇది నా సమాంతర సమానమైనది మనం 1 Rp 1 jXP అని వ్రాయగలము ఎందుకంటే ఇది ఇండక్టివ్ కాబట్టి 1 jXP ఇది Y P కి సమానం లేదా 1 Rs jXS లవం మరియు హారం ను Rs jXS చే గుణించాలి మరియు తరువాత మనకు Rs Rs 2 XS 2 jXS Rs 2 XS ఇది 1 Rp j 1XP ఇది ఒకటి ఈ పదం లవం మరియు హారం ను j చే గుణించాలి కాబట్టి 1 Rp j 1XP g j b అనుకుందాం G కండక్టన్స్ 1 Rp కాబట్టి 1 Rp నిజమైన మరియు ఇమాజినరీ భాగాన్ని వేరు చేయండి 1 Rp Rs Rs 2 XS 2 ఇది అదేవిధంగా 1XPXSrs 2 XS 2ఇ ది 1XP లేదా Rprs 2 XS 2rs XPrs 2 XS 2 XS కాబట్టి సమాంతర సిరీస్ ఇంపెడెన్స్ Rs jXS ను 2 సమాంతరంగా అనుసంధానించబడిన ఇంపెడెన్స్ గా సూచించవచ్చు వాస్తవానికి ఇది ఒకటి రెసిస్టివ్ Rp మరియు ఇది ఒకటి XP దీనిని సమాంతర సమానమైన సిరీస్ ఇంపెడెన్స్ అని పిలుస్తారు ఇది కూడా సాధ్యమే సిరీస్ సర్క్యూట్ కోసం V I Z S అని మనకు తెలుసు ఇది Rs jXS కాబట్టి V IRs jIXS కాబట్టి V సూచనగా ఉంది దీనిని మన కరెంట్ I అనుకుందాం ఇది ప్రేరక సర్క్యూట్ కాబట్టి I ఒక కోణం θ తో వెనుకబడింది ఇది నా IRs మరియు ఇది IXS మరియు ఈ కోణం 90 o మళ్ళీ నీలం రంగు సిరాతో గుర్తించడం లేదు కానీ ఇది 90 o కాబట్టి ఇది అర్ధమవుతుంది అదేవిధంగా పారలెల్ ఈక్వివలెంట్ కొరకు I V Yp ఎందుకంటే ఇది I V మరియు 1Rp j 1XP g jb కాబట్టి I V g jb కాబట్టి I V g jVb అవుతుంది ఆ సందర్భంలో కూడా V అనేది సూచన విషయం కరెంట్ θ తో వెనుకబడింది కాబట్టి ఇది Vg మరియు ఈ భాగం Vb ఇది ఇమాజినరీ భాగం Vb కాబట్టి ఇది Vb కాబట్టి అడ్మిటెన్స్ మరియు ఇంపిడెన్స్ రెండూ ఈ రేఖాచిత్రం నుంచి Irs I ఈ విషయం jIXS అంటే V మరియు అడ్మిటెన్స్ పరిగణనలోకి తీసుకున్నప్పుడు Vg jVb రెండూ చూపబడతాయి కాబట్టి ఇప్పుడు సిరీస్ సమాంతర సర్క్యూట్ ని చూద్దాము ఈ సిరీస్ సమాంతర సర్క్యూట్ ఒక ఉదాహరణ అని అనుకుందాం కాబట్టి ఈ సర్క్యూట్ వాస్తవానికి ఇది ఈ బిందువు వద్ద ఈ కరెంట్ I ని తెలుసుకోవాలి మరియు ఈ బిందువు a ఇది b ఇది c ఇది d ఈ బిందువు e ఇది f మరియు ఈ బిందువు g కాబట్టి ఇది సిరీస్ భాగం మరియు ఈ రెండు సమాంతర భాగాలు కాబట్టి ప్రతిచోటా a b c d e f g ఇది గుర్తించబడింది మరియు మొదటి విషయం ఈ రెండు సమాంతరంగా ఉన్నాయి 4 j 3 మరియు 6 j8 ఇది సమాంతరంగా ఉన్నాయి మొదటిదిగా IR సిరీస్ సమాన సర్క్యూట్ ని చేయాలి మొదటిగా IR సమానమైన సిరీస్ సర్క్యూట్ ని చేసి దీన్ని rs కి జోడించాలి ఆ V Z విభజన తరువాత మనకు I లభిస్తుంది ఇది Yfg కాబట్టి ఈ విధంగా ఇది I ef I అని గుర్తించబడింది ఇది మరియు Z ఈ Zfg ఇది f పాయింట్ మరియు ఇది g పాయింట్ కాబట్టి ఈ రెండు ఈ 4 j 3 కి సమాంతరంగా ఉన్నాయి దీని సమాన సర్క్యూట్ ని తెలుసుకోండి కాబట్టి మళ్లీ మళ్లీ నేను ఈ సర్క్యూట్కు రాను కానీ ప్రతీది గుర్తించబడింది కాబట్టి ఇది ఈ భాగం ఇంపెడెన్స్ Zab ఈ భాగం ఇంపెడెన్స్ Zcd మరియు ఈ రెండు సమాంతరంగా తీసుకున్నప్పుడు సమానమైనది Zfg అవుతుంది అదేవిధంగా దీనికి రెసిప్రోకల్ అడ్మిటెన్స్ అవుతుంది మళ్లీ మళ్లీ నేను సర్క్యూట్కు రాను కాబట్టి I ef Iab Icd శక్తి మరియు శక్తి కారకాన్ని కనుగొనాలి కాబట్టి Yab మనం దీన్ని చేసేటప్పుడు దయచేసి ముందుగా సర్క్యూట్ ను గీయండి కాబట్టి 1 Zab 16 j 8 ఇది ప్రతి విలువకు వస్తుంది అదే విధంగాYcd దీన్ని చేయండి ఇది 0 16 j 0 12 mho అవుతుంది కాబట్టి Yfg అడ్మిటెన్స్ Yab Ycd ఇది ఇంత వస్తుంది ఇప్పుడు Zfg1Yfg కాబట్టి ఇది 4 4 j 0 8 Ω వస్తుంది కాబట్టి ఇప్పుడు మొదట Zef Zfg ను కూడండి ఇప్పుడు ఏమి చేయాలి మొదట మనం సమాంతర సర్క్యూట్ యొక్క అడ్మిటెన్స్ ని లెక్కించాలి దీన్ని లెక్కించడం సులభం ఆపై మనం మార్చి Zfg 1Yfg ను కనుగొంటాము కాబట్టి మనకు ఇది ఇంత వచ్చింది ఇప్పుడు Zeg మొత్తం ఇంపెడెన్స్ Z ef Zfg ఇంత అవుతుంది ఈ సర్క్యూట్ లో Z ef 1 ఇవ్వబడింది మరియు ఇది కూడాలి కాబట్టి ఇది 6 j 8Ω వస్తుంది కాబట్టి కరెంట్ I V Z eg కాబట్టి ఇది 10 కోణం 53 2 o యాంపియర్ వచ్చింది కాబట్టి శక్తి కారకం cos θ కాబట్టి వోల్టేజ్ మరియు కరెంట్ మధ్య కోణం 53 2 o లాగింగ్ 60 మరియు P VI cos θ కాబట్టి 100 10 కొసైన్ 53 2 o కాబట్టి P600 వాట్ కాబట్టి తదుపరిది V ef I Z ef కాబట్టి I I ef అని నేను ప్రారంభంలో చెప్పాను ఇది 1 6 j 7 2 గా ఉంటుంది కాబట్టి ఇది 73 8 మరియు కోణం 24 4 o వోల్ట్ అదేవిధంగా Vfg v V ef ఇక్కడ kvl ను వర్తింపజేస్తే ఇక్కడ 0 ను పొందుతాము మనం Vfg అని పిలుస్తాము మనం kvl ను సర్క్యూట్లో వర్తింపజేస్తాము కాబట్టి నేను మరలా మరలా సర్క్యూట్కు వెళ్ళడం లేదు ఈ సర్క్యూట్ గీయండి మరియు చూడండి చేయండి తక్షణ ధ్రువణతను మాత్రమే పరిగణించి దాన్ని పరిష్కరించండి కాబట్టి ఇది 100 కోణం 0 o 73 కోణం 24 4 o Ω కాబట్టి ఇది వాస్తవానికి 44 7 మరియు కోణం 42 8 o వోల్ట్ వస్తుంది ఇప్పుడు Iab Yab Vfg కాబట్టి ఇది Yab వచ్చింది మరియు Vfg ఇప్పుడు మనం ఇక్కడ Vfg ను లెక్కించాము కాబట్టి Iab ఇది 4 48 కోణం 10 3 o యాంపియర్ అదేవిధంగా ICd Ycd Vfgఅవుతుంది కాబట్టి ఇది Ycd 44 7 కోణం 42 8 అవుతుందిఇది 8 95 కోణం 79 7 o యాంపియర్ వస్తుంది కాబట్టి P ab శక్తి నష్టం Ia2 R ab 48 2 మరియు R ab 6 కాబట్టి ఇది 120 వాట్ కాబట్టి మళ్లీ మళ్లీ నేను సర్క్యూట్కు రాలేదు అది చాలా సమయం తీసుకుంటుంది ఈ దృశ్య ఉపన్యాసాన్ని చూసేటప్పుడు దయచేసి దీన్ని గీయమని సూచిస్తాను దయచేసి సర్క్యూట్ను వేగంగా గీయండి మరియు ఈ లెక్కలన్నీ చేయండి ఏదయినా లోపాలను కనుగొంటే నాకు తెలియజేయండి నేను సరిదిద్దుకుంటాను చాలా విషయాలు చెబుతున్నప్పుడు కూడా 1 లేదా 2 ప్రదేశాలలో తప్పులు ఉన్నాయి కాబట్టి 1 లేదా 2 ప్రదేశాలలో చిన్న తప్పులు చేశాను కానీ నేను వెంటనే సరిదిద్దుకుంటాను కాబట్టి మీకు ఏదైనా సందేహం ఉంటే ఆ ప్రశ్నలన్నింటినీ వేదిక లో ఉంచగలిగితే నేను సమాధానం ఇస్తాను కాబట్టి ఈ దృశ్య ఉపన్యాసాన్ని చూసినప్పుడల్లా సర్క్యూట్లను గీయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు ఏమి జరిగిందో చూడండి కాబట్టి ఇది ఫేసర్ రేఖాచిత్రం ఇది V అనేది సూచన కోణం 0 o మరియు Iab వాస్తవానికి వోల్టేజ్ కంటే 10 3 o తో ముందుంది కాబట్టి ఇది ముందుంది మరియు ఇతర కరెంట్ అంటే Vfg 44 పాయింట్ V అంటే నా ఉద్దేశం ఇది ఆ Vfg కి వస్తే ఇది Y ab ఇది ముందుంది మరియు ఇది Vfg కి వస్తే అది ఈ సూచన వోల్టేజ్ V నుండి 42 8 o తో వెనుకబడింది అందుకే ఈ వోల్టేజ్ 42 8 o ఇది వెనుకబడి ఉంది ఈ అన్ని వోల్టేజీలు ఒకటే 44 7 o ఇప్పుడు శక్తి కారకం పరంగా ఆలోచిస్తే Rab Vab Iab cos θ Vab 44 7 4 48 కొసైన్42 8o 10 3o ఎందుకంటే కాస్ θ అంటే ఈ Iab మరియు ఈ Vab మధ్య కోణం Vfg Vab ఇది Iab మరియు Vab మధ్య కోణం కాబట్టి 42 3o ఇది శక్తి కారకం కోణం అందుకే దీనిని 42 తీసుకుంటారు కాబట్టి ఇది 120 వాట్ అదేవిధంగా మనం Iab 2 R ab 122 R ని చూశాము అంటే సరిపోతుంది అది సరిపోకపోతే ఎక్కడో లెక్కించేటప్పుడు లెక్కలో ఎక్కడో తప్పు జరిగింది ఇది 1 అదేవిధంగా p cd ICd 2 R cd ఇది 320 వాట్ మరియు Pef Ief 2 Ref కాబట్టి ఇది 160 వాట్ వస్తుంది కాబట్టి మొత్తం P Pef Pab P cd ఇది 600 వాట్ శక్తి కారకం PFab 6 √ 6 2 8 2 ఇది 0 6 ఆధిక్యంలో ఉంది cd భాగానికి శక్తి కారకం PFcd 4 √ 4 2 32 ఇది 0 8 వెనుకబడింది దీనిని మీరు స్వంతంగా చేయండి మరియు ఆ ఫేసర్ రేఖాచిత్రం గీయాలి దయచేసి పూర్తి ఫేసర్ రేఖాచిత్రాన్ని గీయండి నేను గీయ లేదు కాబట్టి దీనిని పరిష్కరించడానికి మనం తీసుకున్న కొన్ని ఉదాహరణలు ఇవే కాబట్టి ఇప్పుడు మరొక సమస్య ఏమిటంటే L1L2 L1 0 106 హెన్రీ మరియు C 2 37 89 మైక్రో ఫారాడ్ ఇవ్వబడింది C L 106 మైక్రో ఫారడ్ L2 లేదు మరియు R 3 30 Ω మరియు R L 50 Ω ఇది V L ఈ సమస్యలో I I2 IL కోసం పరిష్కారం కనుగొనవలసి ఉంది వోల్టేజ్ 120 వోల్ట్ rms అంటే ఈ 120 కోణం 0 o ని సూచన గా తీసుకోండి మరియు ఫ్రీక్వెన్సీ 60 హెర్ట్జ్ f 60 హెర్ట్జ్ తీసుకోండి ఈ సమస్యను మనం పరిష్కరిస్తాము మరియు ఇది ప్రామాణిక సర్క్యూట్ kcl kvl లాగా ఇది ఒక విషయం రెండవ విషయం IL ను కనుగొనాలి అని అనుకుందాం నార్టన్ సిద్ధాంతం ఉపయోగించి చేయాలి నార్టన్ సిద్ధాంతం ఉపయోగించి దీన్ని కనుగొనాలి మరియు దీనిని మనం kcl మరియు kvl ద్వారా వీటన్నింటినీ కనుగొనాలి మరియు సమాధానాలు ఇవ్వబడ్డాయి ఈ విషయాలన్నీ కనుగొనమని అడిగారు మరియు సమాధానాలు ఇవ్వబడ్డాయి ఇవి సమాధానాలు కానీ ఇక్కడ ఫ్రీక్వెన్సీ 60 హెర్ట్జ్ పొరపాటున 50 హెర్ట్జ్ అని తీసుకోవద్దు అప్పుడు ఈ సమాధానం రాదు కాబట్టి ఫ్రీక్వెన్సీ f 60 హెర్ట్జ్ కాబట్టి ఇవన్నీ మరియు ఈ సమాధానాలన్నీ ఇవ్వబడ్డాయి కాబట్టి ఈ సమాధానాలన్నీ ఇవ్వబడ్డాయి కాబట్టి దీనితో మన సింగిల్ ఫేస్ ఏసి సర్క్యూట్ ఈ భాగం ముగిసింది కాబట్టి సింగిల్ ఫేస్ ఏసి సర్క్యూట్ ముగిసింది మరియు చాలా సమస్యలను పరిష్కరించాలి ఏదైనా పుస్తకాన్ని తీసుకోండి మరియు దయచేసి ఇది చేయండి కాబట్టి ఇప్పుడు మనం రెసోనెన్స్ సర్క్యూట్కు వెళ్తాము ఆపై మనము సింగిల్ ఫేస్ సర్క్యూట్ కి మాగ్జిమమ్ పవర్ ట్రాన్స్ఫర్ సిద్ధాంతాన్ని చూస్తాము అనువర్తిత వోల్టేజ్ V మరియు ఫలిత కరెంట్ I ఒకే దశలో ఉన్నప్పుడు ఇచ్చిన సర్క్యూట్ రెసోనెన్స్ లో ఉంది అని చెప్తాము V మరియు I రెండూ ఒకే దశలో ఉన్నప్పుడు సర్క్యూట్ రెసోనెన్స్ లో ఉందని చెప్పవచ్చు కాబట్టి ఇప్పుడు ఆ సందర్భంలో ఏమి జరుగుతుంది సర్క్యూట్ రెసోనెన్స్ లో ఉంటే V మరియు I లు ఒకే దశలో వుంటే అంటే ఆ సర్క్యూట్ సమానమైన రెసిస్టివ్ సర్క్యూట్ లాంటిది అవుతుంది కాబట్టి రెసోనెన్స్ వద్ద సర్క్యూట్ యొక్క సమానమైన సంక్లిష్ట ఇంపెడెన్స్ విలువ లో నిరోధకతను మాత్రమే కలిగి ఉంటుంది దీనిని మనము తర్వాత చూద్దాము V మరియు I ఒకే దశలో ఉన్నందున రెసోనెన్స్ సర్క్యూట్ యొక్క శక్తి కారకం 1 అవుతుంది సిరీస్ RLC సర్క్యూట్ ఉందని అనుకుందాం R jXL XC XLXCఅయినప్పుడు రెసోనెన్స్ సంభవిస్తుంది దానిని వివరిస్తాను ఇప్పుడు ఇది ఒక సాధారణ విషయం సహజ ఫ్రీక్వెన్సీ ఒక వ్యవస్థ యొక్క డోలనం యొక్క సహజ ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రికల్ మెకానికల్ లేదా సివిల్ స్ట్రక్చర్ లేదా హైడ్రాలిక్ స్ట్రక్చర్ డ్రైవింగ్ ఫోర్స్ యొక్క ఫ్రీక్వెన్సీతో అనగా విద్యుత్ సర్క్యూట్లో వోల్టేజ్ సోర్స్ లేదా సివిల్ స్ట్రక్చర్లో విండ్ ఫోర్స్ మొదలైన వాటితో సమానంగా ఉంటుందిరెండు వ్యవస్థ లు ఒకదానితో ఇంకోటి రెసోనెన్స్ లో ఉంటాయి కాబట్టి ఒక వ్యవస్థ లో డోలనం యొక్క సహజ ఫ్రీక్వెన్సీ అది చోదక శక్తి యొక్క ఫ్రీక్వెన్సీ తో సమానంగా ఉంటే అప్పుడు రెండు వ్యవస్థలు ఒకదానికొకటి సంబంధించి రెసోనెన్స్ లో ఉంటాయి ఎక్కువ రెసోనెన్స్ వ్యవస్థకు మంచిది కాదు కాబట్టి ఆ సందర్భంలో స్థిరమైన పరిమాణం గల చోదక శక్తి కి గరిష్ట ప్రతిస్పందన ఉంటుంది కాబట్టి ఈ దృగ్విషయాన్ని రెసోనెన్స్ అంటారు అదే విధంగా విద్యుత్ సర్క్యూట్ లో ప్రత్యేకంగా సిరీస్ RLC సర్క్యూట్ లో రెసోనెన్స్ స్థితి ఉన్నప్పుడు కరెంట్ గరిష్టంగా ఉంటుంది మనం దానిని తర్వాత చూద్దాము విద్యుత్ సర్క్యూట్లలో సాధారణంగా రెండు రకాల రెసోనెన్స్ లు ఉంటాయి ఒకటి సిరీస్ రెసోనెన్స్ మరొకటి సమాంతర రెసోనెన్స్ కాబట్టి మొదట మనం సిరీస్ రెసోనెన్స్ ని చూద్దాము కాబట్టి సిరీస్ విషయంలో సాధారణ RLC సర్క్యూట్ j L ω j ω C కాబట్టి Z ఇంపెడెన్స్ Z R j L ω 1ω C ఈ రూపంలో R jX అని చెప్పగలం X 0 అయినప్పుడు సర్క్యూట్ రెసోనెన్స్ లో ఉంది అంటే X 0 అంటే L ω 1 ω C 0 అంటే L ω 1 ω C అంటే ω 1√ L C ω0 ఈ ω0 ను మనం రెసోనెన్స్ ఫ్రీక్వెన్సీ ω0 అని పిలుస్తాము కాబట్టి ω 2 pi f నుండి రెసోనెన్స్ ఫ్రీక్వెన్సీ ఇవ్వబడుతుంది f0 12 pi√ L C ఎందుకంటే ω 2 pi f కాబట్టి ఇది f0 12 pi √ LC కాబట్టి f 0 12 pi√ LC హెర్ట్జ్ ఇది రెసోనెన్స్ ఫ్రీక్వెన్సీ pఇప్పుడు ఇది ఇంపెడెన్స్ ప్లాట్ అని అనుకుంటే మనం ప్లాట్ చేస్తే ఇది ఇంపెడెన్స్ అయితే కాబట్టి XL ఇది Z ప్లాట్ ఇది Z ప్లాట్ ఇప్పుడు ఈ పంక్తి చుక్కల గీత XLL ω ఎందుకంటే ఇది మూలం గుండా వెళుతున్న సరళ రేఖ అదే విధంగా ఈ వైపు XC1ωC ఈ వైపు ω మరియు ఈ వైపు ఇంపెడెన్స్ ఉంది ఈ ఇంపెడెన్స్ అంటే Z XL XC ప్రతీది ఉంటుంది కాబట్టి XC 1 ω C ఇది దీర్ఘచతురస్రాకార హైపర్బోలా వలె కనిపిస్తుంది కాబట్టి ఈ చుక్కల గీత కాబట్టి ఈ విషయం ఇక్కడ నుండి ఇక్కడకు ఇక్కడ నుండి ఇక్కడకు ఇక్కడ నుండి ఇక్కడకు ఇది XL మరియు ఇక్కడ నుండి ఇక్కడకు ఇది XC మరియు XL XC వద్ద ఇది ఫ్రీక్వెన్సీ ఇది 1 ω0 కాబట్టి ఇది సరళమైన ఇంపెడెన్స్ మరియు ω మధ్య ప్లాట్ ఇది ω ఇది ఇంపెడెన్స్ ఇది XLLω ప్లాట్ మరియు ఈ పంక్తి ఈ XC ఈ వక్రత XC XC 1 ω C ప్లాట్ అని పిలుస్తాము మరియు ఈ చుక్కల గీత నిరోధకత R ఎందుకంటే ఆ సమయంలో XLXC ఆ సమయంలో ωω0 Z R కి సమానంగా ఉంటుంది ఎందుకంటే R j కాబట్టి రెసోనెన్స్ వద్ద XL XC కాబట్టి Z R ఈ చుక్కల గీత R కాబట్టి ω ω0 వద్ద నేను X 0 అని చెప్పాను కాబట్టి ఇంపెడెన్స్ Z X 0 కాబట్టి ఇది R అవుతుంది అందువలన రెసోనెన్స్ వద్ద ఇంపెడెన్స్ Z కనిష్టంగా ఉంటుంది కాబట్టి I కనిష్టం అంటే అది R అని అర్ధం ఎందుకంటే XL XC 0 ఇంపెడెన్స్ కనిష్ట R కాబట్టి I V Z కనిష్టంగా ఉన్నందున రెసోనెన్స్ వద్ద కరెంట్ గరిష్టంగా ఉంటుంది ఇప్పుడు కోణం ఇప్పుడు θ tan 1Lω 1 ωC R ఎందుకంటే Z R j కాబట్టిtan θ Lω 1ω CR కాబట్టి θ tan 1 L ω 1ωCR కాబట్టి ఉదాహరణకు ఫ్రీక్వెన్సీ ω ω0 కంటే తక్కువగా ఉన్నప్పుడు అంటే ω ω0 కన్నా తక్కువ ఉన్నప్పుడు ఆ సందర్భంలో ω0 కన్నా ω తక్కువ ఉంటే నేను ఈ రేఖాచిత్రానికి వస్తాను ω0 కన్నా ω తక్కువ ఉంటే ఈ వైపు ω0 కంటే ω తక్కువ ఉన్నప్పుడు అంటే ఈ ప్రాంతం అది ω0 కంటే ω తక్కువ ఉన్నప్పుడు కెపాసిటివ్ రియాక్టన్స్ ప్రేరకం వైపు కంటే ఎక్కువ ఉంటుంది మరియు వేరే వైపు కెపాసిటెన్స్ రియాక్టన్స్ తక్కువగా ఉంటుంది కానీ ఇది XL ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ వైపు ω0 కన్నా ω తక్కువ తీసుకుంటే ఇక్కడ మనం ω0 కన్నా తక్కువ అని పిలుస్తాము ఈ వైపు ω0 కన్నా ω తక్కువ అంటే ఈ వైపు కెపాసిటెన్స్ రియాక్టన్స్ XC ఇండక్టెన్స్ XL కన్నా ఎక్కువ ఈ వైపు ω0 కన్నా ω ఎక్కువ ఉన్నప్పుడు నా ఉద్దేశం ఆ సమయంలో ఈ వైపు ఏమి జరుగుతుంది అంటే X వ్యతిరేకం అవుతుంది XL XC కంటే ఎక్కువ అవుతుంది కాబట్టి ఇక్కడ నుండి ఏదైనా విలువను తీసుకుంటే XC కన్నా XL ఎక్కువగా ఉంటుంది ఈ సందర్భంలో ω0 కన్నాω తక్కువ ఉంటే అంటే L ω 1 ω C 0 కన్నా తక్కువ అంటే 1ω C L ω కంటే ఎక్కువ అంటే XC L ω కంటేఎక్కువ దీని నుండి ω 1√ L C కంటే తక్కువ పొందుతాము ఇది ω 1 √ L C కన్నా తక్కువ అది ω0 కన్నా తక్కువ కాబట్టి ω0 కన్నా తక్కువగా ఉన్న అన్ని ఫ్రీక్వెన్సీలకి ప్రేరక రియాక్టన్స్ కంటే కెపాసిటివ్ రియాక్టన్స్ ఎక్కువగా ఉంటుంది మరియు θ ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి ఆ సందర్భంలో θ ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి నిరోధకత తక్కువగా ఉంటే క్రింద ఉన్న చిత్రంలో చూపిన విధంగా కోణం ఫ్రీక్వెన్సీతో వేగంగా మారుతుంది ఈ నిరోధకత చాలా తక్కువ విలువని కలిగివుంది అనుకుందాం కాబట్టి చాలా చిన్న విలువ గల నిరోధకతకు ఇది ω మరియు ఇది θ తక్కువ విలువ గల నిరోధకత కు θ మరియు ω మధ్య ప్లాట్ లో వక్రత చాలా పదునైనదిగా ఉంటుంది మరియు అధిక నిరోధకతకి ఇది ω0 ప్లాట్లు మరియు ఈ వైపు 90 o ఈ వైపు 90 o ఉంటుంది కాబట్టి ω → 0 కి చేరుకుంటేθ → 90o చేరుకుంటుంది ఒకవేళ ω → 0 కి చేరుకుంటే ఈ పదం 0 కి చేరుకుంటుంది కానీ ω → 0 కి చేరుకుంటేఈ పదం ఇన్ ఫీనిటీ ∞ చేరుకుంటుంది కాబట్టి ఈ సందర్భంలో 3 పదం ఉంటుంది 90o అదేవిధంగా ఇక్కడ ω ω0 కన్నా చాలా ఎక్కువ అంటే దీనితో ω చాలా పెద్దది ఈ ωωC పదం చాలా తక్కువ అది చాలా చిన్నది అవుతుంది అప్పుడుθ → 90o అవుతుంది కాబట్టి దాని ఆధారంగా ఈ రేఖాచిత్రం గీయబడింది కాబట్టి ఇప్పుడు Y 1 Z అని మనకి తెలుసు కాబట్టి ఇంతకు ముందు మనం అడ్మిటెన్స్ ని చూసాము కాబట్టి అడ్మిటెన్స్ మరియు ω కి ప్లాట్ చేస్తే ఇది ω0 అయితే ఈ ప్లాట్ R యొక్క అధిక విలువ కి సంబంధించినది మరియు ఈ ప్లాట్ R యొక్క తక్కువ విలువ కి సంబంధించినది చివరగా R చాలా తక్కువగా ఉన్నప్పుడు ఈ చుక్కల గీత అది ఇన్ఫినిటీ ∞ కి చేరుకుంటుంది ఇన్ఫినిటీకి ∞ చేరుకుంటుంది కాబట్టి ఇప్పుడు ఇది అడ్మిటెన్స్ మరియు ω కి ప్లాట్ మరొకటి ఇంపెడెన్స్ మరియు ω కి ప్లాట్ ఇది అడ్మిటెన్స్ మరియు ω0 కి ప్లాట్ కాబట్టి ఎక్కువ R అంటే అడ్మిటెన్స్ తక్కువగా ఉంటుంది తక్కువ R అంటే అడ్మిటెన్స్ ఎక్కువగా ఉంటుంది ఇది ప్లాట్లు మరియు R చాలా తక్కువగా ఉంటే అది ఇన్ఫినిటీ ∞ కి చేరుకుంటుంది కాబట్టి పై ప్లాట్ కరెంట్ మరియు ω ని సూచించే ప్లాట్ ఇప్పుడు గరిష్ట కరెంట్ ω0 వద్ద సంభవిస్తుంది ఎందుకంటే ఇది రెసోనెన్స్ ఫ్రీక్వెన్సీ లో ఉంటుంది తక్కువ నిరోధకత అధిక విద్యుత్తుకు దారితీస్తుంది కాబట్టి ఆ చుక్కల వక్రతలు పరిమితం చేసే సందర్భం R→ 0 ని సూచిస్తుంది అంటే R→ 0 ఉన్నప్పుడు ఇది చుక్కల రేఖ లేదా చుక్కల గీత కాబట్టి ఇప్పుడు తదుపరిది సమాంతర రెసోనెన్స్ ఇది స్వచ్ఛమైన RLC సర్క్యూట్ కాబట్టి ఈ సందర్భంలో ఇది R ఇది jXL మరియు ఇది jXC ఇది కెపాసిటివ్ ఇప్పుడు ఇక్కడ ఈ R ను మనం పొందగలము ఇది కండక్టెన్స్ ఈ రెండిటిని jB L jBC అని సూచించవచ్చు అది ససెప్టెన్స్ కాబట్టి ఇది jB L అవుతుంది ఇక్కడ G 1 R BL 1XL మరియు BC 1XC తీసుకుంటే నా ఉద్దేశ్యం ఇది 1jXL విలోమం తీసుకుంటే లవం మరియు హారం ని j చే గుణించాలి కాబట్టి jj 2 XL j 2 1 కాబట్టిఅది jXL మనం BL1XLను తీసుకుంటాము అందుకే ఇది j B L కాబట్టి నేను దానిని శుభ్రం చేస్తాను అందుకే ఇక్కడ మనం jBL వ్రాస్తున్నాము అదేవిధంగా కెపాసిటర్ jBC అవుతుంది అది jBC 1XC కి సమానం కాబట్టి G 1 L ఇక్కడ నేను 1jXL jXL jBL కోసం చేశాను మరియు అదేవిధంగా 1 jBL X jXC లవం మరియు హారం ని j చే గుణించాలి ఇదంతా jBC కాబట్టి అడ్మిటెన్స్ Y G j BC BL G j 1XC 1XL కాబట్టి Y G j ωC 1Lω కాబట్టి ఈ సందర్భంలో మనం Y G jB అని వ్రాస్తాము కాబట్టి ఇక్కడ B BC BL ఇది BC మరియు BL ఇది సిరీస్ మాదిరిగానే కానీ వ్యతిరేకంగా ఉంటుంది కానీ మనం దీనిని మనము అడ్మిటెన్స్ ని పరిగణనలోకి తీసుకొని చేసాము కాబట్టి ఇది BC మరియు ఇది BL కాబట్టి ఇది BC మరియు ఇది BL B కి సమానం ఇప్పుడు B 0 ఉన్నప్పుడు సర్క్యూట్ రెసోనెన్స్ లో ఉంటుంది ఈ భాగం 0 అయినప్పుడు సర్క్యూట్ రెసోనెన్స్ లో ఉంటుంది కాబట్టి ω C 1 L ω కాబట్టి ω 1 √ L C ఇది ω0 మునుపటిలా సిరీస్ సర్క్యూట్ మాదిరిగానే ఉంటుంది RL C సిరీస్ సర్క్యూట్ మాదిరిగా రెసోనెన్స్ ఫ్రీక్వెన్సీ f 0 12 pi1√ L C హెర్ట్జ్ కాబట్టి ఇప్పుడు అడ్మిటెన్స్ మరియు ωకి ప్లాట్ చేస్తే ఇది ఇంపెడెన్స్ మరియు ωకి ప్లాట్ చేసిన విధముగానే సిరీస్ అడ్మిటెన్స్ మరియు ωకి ప్లాట్ చేయాలి సమాంతర అడ్మిటెన్స్ మరియు ωకి ప్లాట్ చేస్తున్నాము కాబట్టి ఈ సందర్భంలో ఇది నా స్థిరాంకం ఇది నా స్థిరమైన G రేఖ ఎందుకంటే BC BL అప్పుడు BC ω మరియు ఇది BC ω ఇది చుక్కల గీత మరియు ఇది BL ω ఇది దీర్ఘచతురస్రాకార హైపర్బోలా 1 Lω మరియు ఇది మన ω0 దీనిని రెసోనెన్స్ ఫ్రీక్వెన్సీ అని పిలుస్తాము కాబట్టి ఈ సమయంలో BC BL మరియు ఈ వైపు నుండి ω0 కంటే ω తక్కువగా ఉన్నప్పుడు BL BC కంటే ఎక్కువగా ఉంటుంది ఈ వైపున ω0 కంటే ω ఎక్కువగా ఉన్నప్పుడు ఈ వైపుకు వస్తే అది BL కన్నా BC ఎక్కువగా ఉంటుంది కాబట్టి ω ω0 వద్ద BC BL Y G కాబట్టి రెసోనెన్స్ వద్ద అడ్మిటెన్స్ కనిష్టంగా ఉంటుంది సమాంతర రెసోనెన్స్ సర్క్యూట్లో రెసోనెన్స్ వద్ద అడ్మిటెన్స్ కనిష్టంగా ఉంటుంది కాబట్టి ఈ సందర్భంలో I YV Y అంటే అడ్మిటెన్స్ సమాంతర సర్క్యూట్ లో కరెంట్ కూడా కనిష్ట విలువను కలిగి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ప్లాట్ చేస్తే సమాంతర సర్క్యూట్ కి వ్యతిరేకంగా ఇంపెడెన్స్ ω కాబట్టి ఇది ω0 వద్ద ఉంది ఇది తక్కువ R వద్ద ఉంది మరియు ఇది అధిక R వద్ద ఉంది ఇది ప్రతి సిరీస్ మరియు సమాంతర సర్క్యూట్లు ఒక దానికొకటి కాంప్లిమెంటరీ గా ఉంటాయి ఇప్పుడు అడ్మిటెన్స్ కోణం θY విలువ θ ప్రత్యయం పెద్ద అక్షరం Y θY tan 1 BC BL G కాబట్టి tan 1 ω C 1L ωG ఇప్పుడు దీనిని ప్లాట్ చేస్తే ఇది ఇంపెడెన్స్ 90 o యొక్క కోణం ముందు ఇది సమానంగా ఉంటుంది ఇది 90 o కాబట్టి ఇది చాలా ఎక్కువ విలువ గల R కి చెందిన ప్లాట్ మరియు ఇది తక్కువ విలువ గల R కి సంబందించిన ప్లాట్ ఇది ω0 ఇంతకముందు సిరీస్ను ని వివరించిన అదే విధానం కానీ ఈ సందర్భంలో ఇది యాంపియర్ ఇది మనకు ఇప్పటికే ఉంది ఇది ఇంపెడెన్స్ కోణం కాబట్టి ఇలా ప్లాట్ చేస్తే అది మరియు ω C 1L ω 0 కన్నా తక్కువ కాబట్టి ω 0 కన్నా తక్కువ మరియు ఇది మన ప్లాట్ ఇప్పుడు ω ≤ ω0 అయితే BC కన్నా BL ఎక్కువ కాబట్టి θ Y ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి ఈ విషయానికి వస్తే ఇది G j ω C L ω ఇది BC BL కాబట్టి ఈ పరిస్థితిలో BC BL కన్నా ఎక్కువ లేదా BL కన్నా తక్కువ ఉంటే తదనుగుణంగా ప్రతికూల మరియు సానుకూల కోణం వస్తుంది కాబట్టి ω0 కన్నా ω తక్కువ ఉన్నప్పుడు BC కన్నా BL ఎక్కువగా ఉంటుంది θY ప్రతికూలంగా ఉంటుందని ఇక్కడ వివరించబడింది మరియు ఇంపెడెన్స్ కోణం అంటే θ సానుకూలంగా ఉంటుంది ఎందుకంటే ఇది అడ్మిటెన్స్ కోణం θY అడ్మిటెన్స్ కోణం ప్రతికూలంగా ఉంటే ఇంపెడెన్స్ కోణం θ సానుకూలంగా ఉంటుంది అదేవిధంగా ω → 0 θY అడ్మిటెన్స్ కోణం 90 o ఉంటే ఇంపెడెన్స్ కోణం θ 90 o అవుతుంది కాబట్టి BC కంటే BL ఎక్కువగా ఉన్నప్పుడు అడ్మిటెన్స్ కోణం ప్రతికూలంగా ఉంటుంది అంటే అడ్మిటెన్స్ కోణం θ సానుకూలంగా ఉంటుంది ఎందుకంటే ఇది θ Y అదేవిధంగా ω → 0 ఉన్నప్పుడు అడ్మిటెన్స్ కోణం 90 o అంటే ఇంపెడెన్స్ కోణం 90 o ఉంటుంది కాబట్టి అంటే ω0 కంటే ω ఎక్కువ అంటే BL కంటే BC ఎక్కువగా ఉంటుంది θY సానుకూలంగా మరియు ఇంపెడెన్స్ కోణం θ ప్రతికూలంగా ఉంటుంది ఇది ఆ వ్యక్తీకరణలో ఉంచండి ఇది చాలా సరళమైన విషయం మరియు ω ω0 ω కంటే ω0 చాలా ఎక్కువ ఉన్నప్పుడు ఆ సమయంలో θY 90 o ఉంటుంది ఇంపెడెన్స్ కోణం 90 o ఉంటుంది ωω0 ω0 కంటే ω చాలా ఎక్కువ ఉన్నప్పుడు దీనికి వస్తే అంటే ω0 కంటే ω చాలా ఎక్కువ ఉన్నప్పుడు ఈ భాగంతో పోలిస్తే ఈ భాగం చాలా తక్కువ అంటే ఆ సందర్భంలో అడ్మిటెన్స్ కోణం సానుకూలంగా ఉంటుంది కాబట్టి ఆ సందర్భంలో అడ్మిటెన్స్ కోణం 90o సానుకూలంగా ఉంటుంది మరియు అందువల్ల θ 90o ధన్యవాదాలు